ఇక్కడ మొదటిగా ఇచ్చిన సర్క్యూట్ నుండి నోడల్ అనాలసిస్ కోసం కండక్టెన్స్ మ్యాట్రిక్స్ కనుగొనాలి ఇది నోడల్ అనాలసిస్ లో ఒక చిన్న సమస్య ఇక్కడ కేవలం రెసిస్టర్ మరియు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ లు ఉన్నాయి ఇక్కడ నాలుగు నోడ్ లు ఉన్నాయి అలాగే రిఫరెన్స్ నోడ్ కూడా ఇచ్చారు నోడ్ లను 1 2 3 అంకెలతో సూచించారు ఇలా క్రమమైన పద్ధతిలో సూచించడం వల్ల సమాధానాలను పోల్చి చూడడానికి సులభంగా ఉంటుంది నోడల్ అనాలసిస్ సమీకరణాలను రాస్తాను G V I ఇక్కడ సాధారణంగా 3 నోడ్ లు నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 ఉన్నాయి మొదటగా నోడ్ 1 పరిశీలిస్తే ఆ నోడ్ వద్ద మొత్తం కండక్టెన్స్ ఇక్కడ 0 5 mS మరియు అక్కడ 1 mS బహుశా ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ అన్నింటిని కండక్టెన్స్ లోకి మార్చడం చాలా ఉపయోగపడుతుంది ఈ రెండింటి మొత్తం 1 1 మరియు 2 నోడు ల మధ్య కండక్టెన్స్ G12 విలువ 1mS గా ఉంది దీని విలువ నెగెటివ్ గా ఉంటుందని మీకు తెలుసు 1 మరియు 3 నోడు ల మధ్య ఎటువంటి కండక్టెన్స్ లేదు కాబట్టి 0 వస్తుంది ఇప్పుడు రెండో సమీకరణంలో నోడ్ 2 వద్ద మొత్తం కండక్టెన్స్ విలువ "110 5" కాబట్టి 2 5mS మిల్లి సిమెన్స్ వస్తుంది 1 మరియు 2 నోడు ల మధ్య 1mS ఉంది మనకు మ్యాట్రిక్స్ సౌష్టవం గా ఉంటుందని తెలుసు కాబట్టి ఇది 1mS అవుతుంది అలాగే 2 మరియు 3 నోడు ల మధ్య 1 mS అవుతుంది చివరగా నోడ్ 3 వద్ద "0 5 1" మొత్తం కలిపి 2mS అవుతుంది అలాగే 2 మరియు 3 నోడ్ ల మధ్య 1mS ఉంది అది " 1mS " గా వ్రాశాను ఇక్కడ '0' వస్తుంది ఈ తెలియని ఓల్టేజ్ వెక్టార్ మూలకాలు V1 V2 V3 వరుసగా నోడ్ 1 2 3 వద్ద ఓల్టేజ్ గా ఉన్నాయి రిఫరెన్స్ నోడ్ ను పరిగణలోకి తీసుకుని ఈ నోడ్ ఓల్టేజీ లను వ్రాశాను ఇప్పుడు ప్రతి నోడ్ లోకి కరెంటును ఇంజెక్ట్ చేసే ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ యొక్క విలువ కనుగొనాలి నోడ్ 1 వద్ద 2mA నోడ్ లోపలకి ప్రవహిస్తుంది నోడ్ 2 వద్ద 4 mA వెలుపలకి ప్రవహిస్తుంది కాబట్టి " 4 mA" గా రాస్తాం చివరగా నోడ్ 3 వద్ద 8 mA వెలుపలకి ప్రవహిస్తుంది అంటే " 8 mA" లోపలకి ప్రవహిస్తుంది ఇవి నోడల్ అనాలసిస్ కి సంబంధించిన సమీకరణాలు వీటిని సాధించడం ద్వారా V1 V2 V3 మరియు సర్క్యూట్ లో వేరే రాశులను కూడా కనుగొనవచ్చు కానీ ఈ సమస్యలో కేవలం G మ్యాట్రిక్స్ మాత్రమే కనుగొనాలి దీనినే కింద రాయాలి నోడ్ మ్యాట్రిక్స్ సమాధానాల కోసం మూడు వరుసలు ఉన్నాయి మరియు మ్యాట్రిక్స్ నమోదు ఫ్రాక్షన్ ను తప్పనిసరిగా ఒక దశాంశ స్థానానికి వ్రాయాలి పూర్ణ సంఖ్య ఉన్నప్పుడు దానిని అలాగే ఉంచండి మరియు దీనికి ప్రమాణాలు మిల్లి సీమెన్స్ మ్యాట్రిక్స్ G ఖాళీలను నింపాలి ఇక్కడ రెండవ ప్రశ్న పరిశీలిస్తే ఇది మొదటి ప్రశ్నకు కొనసాగింపు మొదటి ప్రశ్నలో కండక్టెన్స్ మ్యాట్రిక్స్ కనుగొనమని చెప్పారు ఇక్కడ మీరు నోడల్ సమీకరణాలను పరిష్కరించి నోడ్ 1 వద్ద ఓల్టేజ్ V1 ను కనుగొనాలి కాబట్టి ఈ మ్యాట్రిక్స్ కి విలోమం చేసి సమాధానం కనుగొనాలి V1 V2 V3 గల నోడు ఓల్టేజ్ మ్యాట్రిక్స్ కండక్టెన్స్ మ్యాట్రిక్స్ యొక్క విలోమం మరియు కరెంట్ మ్యాట్రిక్స్ I ల లబ్దానికి సమానం కండక్టెన్స్ మ్యాట్రిక్స్ యొక్క విలోమం 116 k16 8 4 8 12 6 4 6 11 ఇది సాధారణంగా 116 k ఎందుకంటే G మ్యాట్రిక్స్ యొక్క అన్ని విలువలు మిల్లిసీమెన్స్ లో ఉన్నాయి ఈ G మ్యాట్రిక్స్ ని ఇక్కడ ఉన్న 2 4 8 కరెంట్ సోర్స్ వెక్టార్ తో గుణించాలి నేను 1 mA కరెంట్ ను కామన్ ఫాక్టర్ గా రాస్తున్నాను ఇప్పుడు 1 mA 1 kΩ తో గుణించబడి మనకు 1 Volt ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ కేవలం అంకెలు మాత్రమే ఓల్టేజ్ ప్రమాణంగా ఉంటాయి ఈ రెండు మ్యాట్రిక్స్ లను గుణించినప్పుడు మొదటి వరుసలో 32 రెండో వరుసలో 80 మూడో వరుసలో 104 ఓల్టేజ్ వస్తుంది ఇక్కడ కేవలం V1 మాత్రమే అడిగారు కాబట్టి V1 3216 2 Volt వస్తుంది ఇంకా మీరు ఏమి చేయవచ్చు ఈ సర్క్యూట్ లో సూపర్ పొజిషన్ ఉపయోగించి కూడా విశ్లేషించవచ్చు అప్పుడు కూడా ఇదే సమాధానం వస్తుంది మొదటగా దీనివల్ల మనం కనుగొన్న సమాధానం ఖచ్చితమైనది అని నిర్ధారించవచ్చు అలాగే మనకు సర్క్యూట్ అనాలసిస్ మీద అభ్యాసం అవుతుంది మూడవ ప్రశ్నకు వస్తే ఇక్కడ కూడా నోడల్ అనాలసిస్ సమీకరణాలు వ్రాయాలి ఇక్కడ ఓల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ ఉంది నోడ్ 1 నోడ్2 నోడ్ 3 వద్ద సమీకరణాలు రాయడంతో మొదలుపెడదాం మొదటి నోడు 1 వద్ద మొత్తం కండెక్టన్స్ 1 5mS నోడ్ 1 మరియు 2 ల మధ్య 1mS నోడ్ 1 మరియు 3 ల మధ్య ఏమీ లేదు ఈ కంట్రోల్ సోర్స్ నోడ్ 3 కి అనుసంధానం చేయబడి ఉంది కాబట్టి కేవలం నోడ్ 3 సమీకరణం మాత్రమే మారుతుంది మిగిలినవి అలాగే ఉంటాయి మీరు పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా మునుపటి ప్రశ్న మాదిరిగానే ఉంది ఇక్కడ 1mS ఉంది మొత్తం కండెక్టన్స్ 2 5mS మరియు 1mS నోడు 3 నుంచి వెలుపలకి ప్రవహించే కరెంటు ను పరిశీలిస్తే ఇక్కడ కండెక్టన్స్ కూడా ఉంది అలాగే ఓల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ Vx ఉన్నాయి Vx V1 V2 ఎందుకంటే 1mS తో గుణించబడుతుంది కాబట్టి V1 నిలువ వరసకి 1mS జోడించబడుతోంది అలాగే V2 నిలువ వరసకి 1mS జోడించబడుతోంది మేము అక్కడ 2 మిల్లీసీమెన్లను కలిగి ఉంటాము ఇక్కడ నోడ్ 2 మరియు 3 ల మధ్య 1mS కండెక్టన్స్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ 1 ఉంది అదనంగా మరో 1 మొత్తం కలిపి 2mS వాస్తవానికి V1 వద్ద ఇది 0 కానీ ప్రస్తుతం 1mS ఉంది అలాగే తెలియని ఓల్టేజ్ వెక్టార్ ఇంజెక్ట్ చేసే కరెంట్ 0 7 mA 1 4 mA మరియు 2 8mA కలిగి ఉంది ఈ సమాధానం G మ్యాట్రిక్స్ కు అనుగుణంగా ఇక్కడ నేను చూపిన విధంగానే ఉంటుంది మరొకసారి మునుపటి ప్రశ్న ను పరిశీలిస్తే G మ్యాట్రిక్స్ యొక్క విలోమం 17 k x 0 ఇక్కడ mA మరియు kΩ ల లబ్దం ఓల్టేజ్ కి సమానం అప్పుడు ఓల్టేజ్ విలువలు వరుసగా 2 మీరు నోడ్ 1 వద్ద ఓల్టేజ్ కోసం అడిగారు కాబట్టి సమాధానం 2 ఇప్పుడు మనకు అదే సమీకరణం వేరే కరెంట్ సోర్స్ విలువ తో ఉంది ఓల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ బదులుగా కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఉంది ఇది నోడ్ 3 కి అనుసంధానం చేసినందున కేవలం నోడ్ 3 సమీకరణం మాత్రమే మార్పు చెందుతుంది సర్క్యూట్ అదే కాబట్టి ఇతర నోడ్లకు అనుసంధానించబడిన కండక్టెన్స్ మరియు కండక్టెన్స్ మొత్తాన్ని చూడటం ద్వారా మనం మునుపటిలాగా 1 మరియు 2 నోడ్ల కోసం సమీకరణాలు వ్రాయవచ్చు కాబట్టి మొదటి రెండు వరుసలు అలానే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ కండెక్టన్స్ ని పరిశీలించండి కంట్రోల్ సోర్స్ ని విస్మరించినప్పుడు మనకు 0 1 mS మరియు 2 mS ఉంటాయి ఇది కంట్రోల్ సోర్సు 2 x Ix మరియు Ix ఈ దిశలో ఉంది కాబట్టి Ix × 1 Millisiemens అలా ఇది 2 Millisiemens × అవుతుంది కాబట్టి V2 కి సంబంధించిన రెండవ నిలువు వరసలో 2mS జోడించబడుతోంది అలాగే V1 కి సంబంధించిన మొదటి నిలువు వరసలో 2mS జోడించబడుతోంది కంట్రోల్ సోర్స్ వల్ల మనకు 2 Millisiemens మరియు 2 Millisiemens వచ్చాయి కాబట్టి మూడవ అడ్డు వరసలో మనకు 2 mS 1 mS 2 mS X V1 V2 V3 లోపలకి చొప్పించే ఈ కరెంట్ సోర్సు 1mA 2mA 3mA కి సమానం ఇది నోడల్ అనాలసిస్ మ్యాట్రిక్స్ లోపల ఉన్న వాటికి అనుగుణంగా ఉంటుంది ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ మ్యాట్రిక్స్ కి విలోమం కనుగొని అప్పుడు పరిష్కరించాలి ఈ సందర్భంలో నోడ్ 2 ఓల్టేజ్ కనుగొనాలి అయితే మీరు ఆ తెలియని వెక్టర్ కోసం పరిష్కరిస్తే మీకు కావలసిన అన్ని రాశులు వస్తాయి మేము మ్యాట్రిక్స్ యొక్క విలోమం కనుగొంటే అది kilo Ω ప్రమాణాలతో ఇలా ఉంటుంది 25V ఇక్కడ నోడ్ 2 ఓల్టేజ్ అడిగారు కాబట్టి దాని విలువ 0 ఇక్కడ ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ తో ఒక సర్క్యూట్ ఇచ్చాము అంటే దీని అర్థం ఇక్కడ సూపర్ నోడ్ ని ఉపయోగించాలి కాబట్టి నోడ్ 2 మరియు 3 లను కలిపి సూపర్ నోడ్ ఏర్పరచాలి నోడ్ 1 వద్ద మనకు 1 5 Millisiemens 1 Millisiemens మరియు 0 ఉన్నాయి నోడ్ 2 వద్ద మొత్తం కండెక్టన్స్ 1 5 Millisiemens నోడ్ 3 వద్ద 1 Millisiemens సూపర్ నోడ్ నుంచి వేరే నోడ్ కి కేవలం ఒక కండెక్టన్స్ 1 Millisiemens మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ 1 Millisiemen ఉంది ఇక్కడ కుడిచేతివైపు పరిశీలిస్తే మొదటి నోడ్ లోకి 11 milli amperes కరెంటును కరెంటు సోర్స్ పంపిస్తుంది రెండవది సూపర్ నోడ్లోకి నెట్టే మొత్తం కరెంట్ను కలిగి ఉండాలి దాని విలువ 4 18 22 milli amperes చివరగా మనకు ఓల్టేజ్ సోర్స్ సమీకరణం ఉంది V2 V3 11 volts కాబట్టి 1 1 0 11 volt ఈ మ్యాట్రిక్స్లో అన్ని మూలకాలు లేవని గమనించండి కాబట్టి ఇవి మిల్లీసీమెన్స్ ప్రమాణాలు కలిగి ఉంది మరియు కొన్నింటికి ప్రమాణాలు లేవు అదే మాదిరిగా సోర్స్ వెక్టార్ లో కరెంట్ మరియు ఓల్టేజ్ ఉన్నాయి ఈ సందర్భంలో మీరు కనుగొన్నవలసింది ఈ మ్యాట్రిక్స్ యొక్క ప్రత్యేక ఫార్మాట్ అయినటువంటి కండెక్టన్స్ మ్యాట్రిక్స్ దీనికి ప్రమాణాలు మిల్లి సీమెన్స్ మరియు కొన్నింటికి ప్రమాణాలు లేవు కాబట్టి మనకు ఈ మాదిరిగా 1 5 1 0 1 1 5 1 1 1 0 సమాధానం వస్తుంది ఇది మునుపటి ప్రశ్నకి సమాధానం మాదిరే ఉంది G మ్యాట్రిక్స్ యొక్క విలోమం 111 x 10 kΩ 4 kΩ 4 4 kΩ 6kΩ 6 4 kΩ 6 kΩ 5 అవుతుంది G మ్యాట్రిక్స్ ఈ ఎంట్రీలలో కండక్టెన్స్ మరియు డైమెన్షన్ కలిగి ఉన్నందున G విలోమాలు కూడా అదే కలిగి ఉంటాయి మరియు ఈ మ్యాట్రిక్స్ విలోమాలను లెక్కించేటప్పుడు యూనిట్లు మరియు సంఖ్యలను చాలా జాగ్రత్తగా చూసి చేయాలి మనకు ఇక్కడ సోర్స్ వెక్టార్ 11 mA 22 mA 11 V ఉంది చివరగా వీటి లబ్దం 6 2 13 కు సమానం అవుతుంది మీరు నోడ్ 3 ఓల్టేజ్ కనుగొనమని అడిగారు కాబట్టి సమాధానం 13 అవుతుంది చివరి ప్రశ్నకు వచ్చాము ఇక్కడ ఓల్టేజ్ కంట్రోల్ ఓల్టేజ్ సోర్స్ ఉంది దీనిని పరిష్కరించి నోడ్ 3 ఓల్టేజ్ కనుగొనాలి మీరు దీనిని చాలా పద్ధతుల్లో సూపర్ పొజిషన్ లేదా నోడల్ అనాలసిస్ ద్వారా కనుగొనవచ్చు ఇక్కడ నోడల్ అనాలసిస్ ద్వారా చేస్తున్నాము మీరు వేరే పద్ధతిలో చేసినా ఇదే సమాధానం వస్తుంది ఇప్పుడు నోడల్ అనాలసిస్ ఏర్పాటు చూపిస్తాను మనకు ఓల్టేజ్ సోర్స్ ఉన్నందున నోడ్ 2 మరియు 3 కలిపి సూపర్ నోడ్ చేస్తాం నోడ్ 1 వద్ద సమీకరణం ఏమాత్రం మారదు మరియు నోడ్స్ 2 మరియు 3 లను కలిగి ఉన్న ఈ సూపర్ నోడ్ వద్ద 1 5mS 1mS 0 వస్తాయి నోడ్ 2 వద్ద మీకు మొత్తం కండక్టెన్స్ 1 5 mS ఉంది నోడ్ 3 వద్ద మొత్తం కండక్టెన్స్ 1 mS ఉంది మరియు నోడ్ 1 నుంచి సూపర్ నోడ్ కు ఉన్న ఒకే ఒక కండక్టెన్స్ 1 mS చివరగా ఇక్కడ ఓల్టేజ్ కంట్రోల్డ్ ఓల్టేజ్ సోర్స్ సమీకరణం ఉంది నోడ్ 2 మరియు 3 ల మధ్య అనుసంధానం చేసిన ఓల్టేజ్ సోర్స్ విలువ Vx అవుతుంది దీనిని సరళీకృతం చేస్తే V1 2V2 V3 0 అవుతుంది చివరి అడ్డు వరుస 1 2 1 అవుతుంది తెలియని ఓల్టేజ్ వెక్టార్ V సోర్స్ వెక్టార్ 6 5 మిల్లిఆంప్స్ ఉన్నాయి అలాగే సూపర్ నోడ్ లోకి ప్రవహించే మొత్తం కరెంటు విలువ 6 1 mA అవుతుంది చివరగా ఇక్కడ ఓల్టేజ్ కంట్రోల్ ఓల్టేజ్ సోర్స్ సమీకరణం కుడివైపు '0' ఉంది G × V I ⇒ G 1× I V G విలోమం మరియు సోర్స్ వెక్టర్తో గుణించడం వల్ల అన్ని నోడ్ ఓల్టేజ్లను పొందవచ్చు ఈ సందర్భంలో మీరు నోడ్ 3 వద్ద ఓల్టేజ్ ని కనుగొనాలి దాని విలువ 4